అందరికీ హలో మన NPTEL ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సు అయిన ఇంజనీరింగ్ డ్రాయింగ్ మరియు కంప్యూటర్ గ్రాఫిక్స్ కోర్సుకు స్వాగతం మనము ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ లో మాడ్యూల్ నంబర్ 3 లెక్చర్ నెంబర్ 24 లో ఉన్నాము ఈ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ యొక్క ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ ను చూద్దాం ఈ ఆబ్జెక్ట్ డీప్ గా కట్ అయిన ఈ సిలిండ్రికల్ పోర్షన్ ని కలిగి ఉంటుంది మరియు అక్కడ స్లాట్ వంటిది ఉంది సొ ఒక డైరెక్షన్ లో ఆబ్జెక్ట్స్ ను లాక్ చేయడానికి ఆ కీ లను అరేంజ్ చేయవచ్చు మనం ఈ రకమైన ఆబ్జెక్ట్స్ ను ఉపయోగిస్తాము మరియు దాని లోపల మరో కట్ ఉంది కాబట్టి దారిలో ఒక హోల్ ఉన్నట్లు ఉంటుంది ఇక్కడ కూడా ఒక హోల్ ఉంది ఇక్కడ కూడా ఒక హోల్ ఉంది ఇది దీని గుండా వెళుతుంది కాబట్టి ఈ గ్రీన్ కలర్ లైన్స్ ఉన్న చోట మాత్రమే మెటీరీయల్ ఉంటుంది షాడో థింగ్ అనేది హాలో గా ఉంటుంది ఇది కూడా క్రిందకి వెళుతున్న హాలో పోర్షన్ మరియు ఈ ఆబ్జెక్ట్ డిఫరెంట్ డైమెన్షన్స్ ను కలిగి ఉంటుంది ఈ లెన్త్ మనం ఇక్కడ నుండి చూస్తున్నట్లయితే ఇది 152 యూనిట్స్ హైట్ 45 యూనిట్స్ మరియు ఈ ఒక విడ్త్ 64 యూనిట్స్ డ్రాయింగ్ షీట్లో మనం దీన్ని రెప్రెసెంట్ చేయాలనుకుంటున్న ఆబ్జెక్ట్ ఇది ఇప్పుడు ఈ వ్యూస్ ను కన్స్ట్రక్ట్ చేయడానికి గ్లాస్ బాక్స్ మెథడ్ ని ఉపయోగిద్దాం దాని కోసం మొదట ఆబ్జెక్ట్ యొక్క అవసరమైన వ్యూ ను మనం డిసైడ్ చేసుకోవాలి మనకు ఎన్ని వ్యూస్ అవసరం కావచ్చు అని ఆ మొత్తం ఆబ్జెక్ట్ ను రెప్రెసెంట్ చేయడానికి కేవలం ఒక వ్యూ సరిపోతుందా లేదా ఉన్న త్రీ వ్యూస్ అవసరం అవుతుందా అని లేదా బహుశా మనకు టాప్ బాటమ్ మరియు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ రకమైన వ్యూస్ అవసరం అని డిసైడ్ చేసుకోవాలి అది పూర్తయిన తర్వాత మనం డ్రాయింగ్ షీట్లో ఎంచుకున్న వ్యూస్ యొక్క లేఅవుట్ ను ఎంచుకోవాలి ఉదాహరణకు మనం దీన్ని గ్లాస్ బాక్స్ మెథడ్ ని ఉపయోగించి చూపించాలనుకుంటున్నాము ఒకసారి గ్లాస్ బాక్స్ మెథడ్ ను ఎంచుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే మనం దానిని 1st క్వాడ్రంట్ లో ఉంచుతాము ఈ బాక్స్ లాంటిది ఇది మనం ఇమాజినరీ బాక్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఇది అన్ని విధాలా క్రిందకి వెళుతుంది బహుశా డైరెక్షన్ లో చూడండి సొ ఈ ప్లేన్ లో ప్రొజెక్షన్గా మనకు లబించేది ఫ్రంట్ వ్యూ సొ ఆ వ్యూ ని మనం ఇక్కడ ఫ్రంట్ వ్యూ గా చూపిస్తాము గ్లాస్ బాక్స్ ని ఈ డైరెక్షన్ లో చూస్తున్నట్లయితే ఈ 152 అనే డైమెన్షన్ కనిపిస్తుంది సొ 152 ఆ డైరెక్షన్ లో కనిపిస్తుంది అదేవిధంగా గ్లాస్ బాక్స్ పై ఫ్రంట్ వ్యూ రకమైన డైరెక్షన్ ఉన్నందున మనం 45 లెన్త్ ను కూడా చూడగలిగే పొజిషన్ లో ఉంటాము సొ ఈ మొత్తం ఆబ్జెక్ట్ ఈ 152 డైమెన్షన్ మరియు 45 డైమెన్షన్ మధ్య ఉంటుంది అప్పుడు మనం గ్లాస్ బాక్స్ యొక్క టాప్ వ్యూతో ముందుకు వెళ్దాం సొ అందులో మనం 65 mm 64 mm వంటి వాటిని చూస్తున్నాం మరియు మనము 152 mm ని కూడా చూస్తాం కాబట్టి మళ్ళీ 152 mm ని చూస్తున్నాం సొ ఫ్రంట్ వ్యూ 152 టాప్ వ్యూ 152 ఆ విధంగా కోయిన్సైడ్ అవుతున్నాయి అయితే ఫ్రంట్ వ్యూ లో మనం చూడబోయే డైమెన్షన్ 145 సొ ఇది కనిపిస్తుంది టాప్ వ్యూ విషయంలో 45 లైన్స్ కోయిన్సైడ్ అవుతున్నాయి మనం నిజంగా ఆ డెప్త్ ను సెన్స్ చేయలేము మనం ఈ విడ్త్ ని చూడవచ్చు సొ ఆ 64 డైమెన్షన్ మనం చూడగలిగే పొజిషన్ లో ఉన్నాము ఏదైనా ఫ్రంట్ వ్యూ లేఅవుట్ టాప్ వ్యూ మధ్య దూరం కనీసం 25 నుండి 4 mm ఉండాలి అని రికమెండ్ చేయబడింది కనీసం కొంత గ్యాప్ అయినా వదిలివేయాలి అలాంటిదే కన్స్ట్రక్ట్ చేయకూడదు ఏ వ్యూ అయినా గ్యాప్ ఉండాలి మరియు 1 1 స్కేల్తో వెళ్లాలని ఎల్లప్పుడూ రికమెండ్ చేయబడింది ఆబ్జెక్ట్ సైజ్ ఏమైనప్పటికీ అవే డైమెన్షన్స్ ఉపయోగించడానికి ప్రయత్నించండి ఒకవేళ ఆబ్జెక్ట్ చాలా పెద్దది మరియు డ్రాయింగ్ షీట్ చిన్నది అయితే ఉదాహరణకు నేను డ్రాయింగ్ షీట్లో పెద్ద స్కై స్క్రాపర్ ని రెప్రెసెంట్ చేయాలనుకుంటున్నాను అటువంటి పెద్ద డ్రాయింగ్ షీట్లను కన్స్ట్రక్ట్ చేయడం సాధ్యం కాదు సొ సులభమైన మార్గం A0 షీట్ A11 షీట్ A3 A4 ను ఉపయోగించడం ఈ రకమైన షీట్లలో మనం ఒక స్కై స్క్రాపర్ ని రెప్రెసెంట్ చేయాలనుకుంటున్నాము అప్పుడు సహజంగా మనం దానిని స్కేల్ చేయాలి బహుశా 124 150 1100 వంటి రకమైన స్కేల్స్ ను ఉపయోగించి రెప్రెసెంట్ చేయాలనుకుంటున్నాము మరియు డ్రాయింగ్ షీట్లో స్పష్టంగా మెన్షన్ చేయాలి ఈ లేఅవుట్ పూర్తిగా ఎన్నుకోబడిన తర్వాత ఎంచుకున్న వ్యూ వచ్చేసి ఫ్రంట్ వ్యూ తో ప్రారంభిస్తాం తర్వాత టాప్ వ్యూ ను కన్స్ట్రక్ట్ చేసి మరియు ఈ వ్యూస్ ను పూర్తి చేయండి ఆ తరువాత డైమెన్షన్స్ రాయండి ఉదాహరణకు ఇక్కడ మనం చూద్దాం ఉదాహరణకు డ్రాయింగ్ షీట్లో మినిమమ్ గ్యాప్ మైన్టైన్ చేస్తు కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత వచ్చిన ఫ్రంట్ వ్యూ ఇక్కడ మనం చూద్దాం టాప్ వ్యూ ఒకటి కన్స్ట్రక్ట్ చేయాలి మరియు ఆ తరువాత మనం ఈ పిక్చర్ ని చూద్దాం ఫ్రంట్ వ్యూ పిక్చర్ ఇది మనం చూస్తాము ఈ మొత్తం కర్వ్ ఒక లైన్ లాగా ప్రొజెక్ట్ చేయబడింది మళ్ళీ అది ఆ పాయింట్ కి వెళుతుంది మళ్ళీ మనం ఒక లైన్ చూస్తాము మరియు ఈ మొత్తం కర్వ్ ఒక లైన్ లాగా ప్రొజెక్ట్ చేయబడుతుంది సొ ఆ సింగిల్ లైన్ అక్కడ ఉంది మరియు ఈ టాప్ వన్ ఈ మొత్తం కర్వ్ ఒక లైన్ లాగా ప్రొజెక్ట్ చేయబడింది ఇది దాని లోకి వెళుతుంది ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తుంటే ఈ లైన్ మరియు ఈ లైన్ వేర్వేరు లేయర్స్ లో డిఫరెంట్ గా ఉన్నాయి సొ ఇది అక్కడ ఉన్న సిలిండర్కు ప్రొజెక్ట్ చేయబడింది కానీ సిలిండర్ లైన్ నుండి ఇది మనం పొందబోతున్నాం మరోసారి ఎక్స్ప్లేన్ చేస్తాను ఇది మనం ఇక్కడ చూడటానికి ప్రయత్నిస్తున్న వెల్డింగ్ రకమైన విషయం లాంటిది కానీ సిలిండర్ లైన్ అక్కడ వస్తుంది సొ మనం ఈ వ్యూ నుండి చూస్తున్నప్పుడు ఈ లైన్ కనిపిస్తుంది ఇంకా ఒక లైన్ కనిపిస్తుంది సొ మొదటి లైన్ లో వెల్డింగ్ రకమైన పోర్షన్ మరియు సిలిండర్ నుండి ఈ లైన్ వస్తుంది ఈ మొత్తం కర్వ్ ఈ ఫ్రంట్ వ్యూలో స్ట్రెయిట్ లైన్ గా మారుతుంది మరియు ఈ పోర్షన్ ఆ లెవెల్ కి వస్తుంది ఈ మొత్తం కర్వ్ ఒక లైన్ గా మారుతుంది మరియు ఇక్కడ మనం ఒక లైన్ లా చూస్తాము మరలా ఈ మొత్తం కర్వ్ ప్రొజెక్షన్ పై స్ట్రెయిట్ లైన్ గా మారుతుంది మరియు ఇక్కడ మనం ఒక లైన్ లా చూస్తాము ఆ లైన్ అక్కడకు వస్తుంది మళ్ళీ ఇక్కడ నుండి పై పోర్షన్ వరకు వస్తుంది కాబట్టి ఈ కర్వ్ మొత్తం పోర్షన్ మళ్ళీ అక్కడ స్ట్రెయిట్ లైన్ గా వస్తుంది మరియు ఈ లైన్స్ ఈ లైన్స్ తో కోయిన్సైడ్ గా ఉంటాయి అలా ఉండటానికి ఒక కారణం ఉంది మళ్ళీ ఈ మొత్తం సిలిండర్ కర్వ్డ్ పోర్షన్ ని ప్రొజెక్షన్ పై స్ట్రెయిట్ లైన్ లా చూస్తాము ఇది ఒక లైన్ గా మారుతుంది ఇప్పుడు మనకు అక్కడ హోల్ లాంటిది ఉంది కావున డాష్డ్ లైన్ ఉండాలి కాబట్టి మనకు డాష్డ్ లైన్ ఉంది ఎందుకంటే ఇది సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ ఒక యాక్సిస్ ఉంది కాబట్టి డాష్ డాట్ లైన్ దాని గుండా వెళుతుంది ఇక్కడ మనకు మొత్తం రెప్రెసెంటేషన్ ఉంది సొ డాష్ చేసిన వాటి ద్వారా మనం దానిని చూపిస్తాం మరియు అక్కడ ఒక హోల్ కూడా ఉంది ఇది స్లాట్ కట్ లాగా ఉంటుంది కాబట్టి మనం చూపించేది ఈ మొత్తం రెక్టాంగిల్ స్కూప్ అవుట్ రీజియన్ ని మనం రెండు డాష్డ్ లైన్స్ ద్వారా చూపిస్తాం అదేవిధంగా మనం ఈ మొత్తం స్లాట్ స్కూప్డ్ అవుట్ రీజియన్ ని కలిగి ఉన్నాము అక్కడ ఒక ఆర్క్ ఉంది కాబట్టి దీని గుండా వెళ్ళే ఒక సెంటర్ ఉండాలి మనం దానిని యాక్సిస్ గా చూపిస్తాము మళ్ళీ ఇక్కడ ఒక కర్వ్డ్ రేడియస్ ఉంది కాబట్టి మళ్ళీ సెంటర్ గా ఉన్నందున మనం దానిని డాష్ డాట్ లైన్ ద్వారా చూపిస్తాము మరియు ఈ స్లాట్ ఆ లెవెల్ కి వెళుతుంది మనం దానిని డాష్ చేసిన వాటి ద్వారా చూపిస్తాము ఆ ఆబ్జెక్ట్ లోని మెటీరీయల్ పోర్షన్ ని తీసివేసిన చోట మనం దానిని ఆ డాష్ లైన్ ద్వారా చూపిస్తాము ఆ డైరెక్షన్ నుండి సెంటర్ మరియు రేడియస్ స్కూప్ అయినప్పుడల్లా మనం దానిని యాక్సిస్ ద్వారా చూపిస్తాము ఇది ఆ ఆబ్జెక్ట్ నుండి కూడా బయటకు వస్తుంది ఎక్స్టెంషన్ చేసిన లైన్ వలె ఇది ఫ్రంట్ వ్యూ కోసం అని మనం చూపిస్తాము ఇప్పుడు ఆ గ్లాస్ బాక్స్ ప్లేన్ లో దాన్ని ప్రొజెక్ట్ చేయండి మరియు ఆ ప్లేన్ ని ఫ్లిప్ చేస్తే టాప్ వ్యూ వస్తుంది ఇప్పుడు మీరు ప్రొజెక్షన్ను టాప్ లో చూస్తున్నట్లయితే దాన్ని అన్ఫోల్డ్ చేస్తే టాప్ వ్యూ గా వస్తుంది అక్కడ ఈ మొత్తం సర్కిల్ అక్కడ ఒక సర్కిల్ వలె వస్తుంది సొ సిలిండర్ టాప్ పోర్షన్ ఇలా కనిపిస్తుంది లోపల ఒక సెమీ సర్కిల్ లాగా ఉంది ఇది మనం చూసే సెమీ సర్కిల్ మరియు అక్కడ స్కూప్ అవుట్ రీజియన్ ఉంది ఇది మనం చూసే స్కూప్ అవుట్ రీజియన్ టాప్ వ్యూ లో మరొక స్లాట్ రకమైన జోన్ ఉంది మనం అబ్సర్వ్ చేయబోయేది ఇది ఇవి రేడియస్ కలిగిన రెండు సర్కిల్స్ ఒక యాక్సిస్ ఈ విధంగా వెళుతుండవచ్చు మరొక యాక్సిస్ ఆ విధంగా వెళుతుంది కాబట్టి మనం దానిని డాష్ డాట్ రకమైన లైన్ ద్వారా చూపిస్తాము ఒక పెద్ద డాష్ లైన్ తరువాత చిన్న డాష్ లైన్ మళ్ళీ పెద్ద డాష్ తరువాత స్మాల్ డాష్ ఇది మనం యాక్సిస్ సూచించే విధానం కాబట్టి ఇక్కడ ఆ పెద్ద డాష్ చిన్నది మళ్ళీ పెద్దది చిన్నది పెద్దది చిన్నది మరియు పెద్దది ఇప్పుడు ఇది ఈ రేడియస్ కలిగిన సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ లాంటిది ఎలిప్టికల్ రకమైన పోర్షన్ కోసం ఎక్కువ మళ్ళీ డాష్ తరువాత డాట్ డాష్ మరియు మొదలైనవి ఇప్పుడు ఈ మొత్తం ఎలిప్టికల్ రకమైన స్లాట్ ఇక్కడకు వచ్చింది కాబట్టి ఈ రెక్టాంగిల్ పోర్షన్ సెమీ సర్కిల్ పోర్షన్ కి కనెక్ట్ అయి ఉంది గ్లాస్ బాక్స్ పద్ధతిని ఉపయోగించి మనం టాప్ వ్యూని కన్స్ట్రక్ట్ చేసే విధానం ఇది ఇది పూర్తయిన తర్వాత ఈ మాక్సిమమ్ డైమెన్షన్స్ ఎక్కడ ఉన్న మనం దానిని ఆ ఆబ్జెక్ట్ పై చూపించబోతున్నాము ఫ్రంట్ వ్యూ ఎల్లప్పుడూ ఈ డైరెక్షన్ లో ఉండడం ఇప్పుడు అవసరం లేదు ఫ్రంట్ వ్యూ అలా ఉండాల్సిన అవసరం లేదు మనం మాక్సిమమ్ డైమెన్షన్స్ ఎక్కడైతే ఉంటాయో దానిని ఫ్రంట్ వ్యూ గా ఎంచుకోవచ్చు ఈ సందర్భంలో ఇది ఫ్రంట్ వ్యూ బాటమ్ వన్ మనం చూపించబోతున్నాం సొ బాటమ్ వన్ బాటమ్ లెవెల్ కి వస్తుంది సొ అది కూడా బాటమ్ వ్యూ కావచ్చు కానీ ఒకసారి మనం దీనిని ఫ్రంట్ వ్యూ డైరెక్షన్ గా ఫిక్స్ చేసిన తర్వాత అప్పుడు గ్లాస్ బాక్స్ పద్ధతికి ఇది ఫ్రంట్ వ్యూ ఇది టాప్ వ్యూ మనం దాని సైడ్ వ్యూ చూస్తున్నట్లయితే ఆ ప్లేన్ లో ప్రొజెక్షన్స్ మనం ఈ గ్లాస్ బాక్స్ పద్ధతి కోసం పొందాలి అప్పుడు ఆ వ్యూ ఈ లెవెల్ కి వస్తుంది ఈ ప్రొజెక్షన్స్ కోసం కొన్ని టిప్స్ ను చూద్దాం మొదటగా ఆబ్జెక్ట్ ను ఆ బెస్ట్ పొజిషన్ కు తీసుకురండి ఆబ్జెక్ట్ ను ఎంచుకొని న్యాచురల్ పొజిషన్ లో ఉంచండి ఆ తరువాత ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ ఆ ఆబ్జెక్ట్ యొక్క నిజమైన సైజ్ లను రెప్రెసెంట్ చేయాలి మరియు అది సాధ్యమైనంత వరకు ఉండాలి ఉదాహరణకు ఇక్కడ మనం రెండు ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ ని చూపిస్తున్నాం ఒకటి మంచిది ఎలాంటి తప్పులు లేవు ఏది మంచిది ఏది మంచిది కాదని మనం డిసైడ్ చేసుకోవాలి ఉదాహరణకు ఇక్కడ ఒక బేరింగ్ వంటి షేప్ ఉంది 3D బేరింగ్ వంటి షేప్ ఉంది మరియు వ్యూస్ ఏమిటో మనం డిసైడ్ చేసుకోవాలి ఈ బేరింగ్ ని మొదట్లో ఆ డైరెక్షన్ గా టర్న్ చేయవచ్చు మరియు మనం నేరుగా గ్లాస్ బాక్స్ పద్ధతిని ఉపయోగించి ఒక బాక్స్ ని కన్స్ట్రక్ట్ చేయటానికి ఆ టర్న్ ఉన్న డైరెక్షన్ ను ఎంచుకుంటే ఈ బాక్స్ ను బేరింగ్ ను ఆ ఫ్రంట్ వ్యూ కు ప్రొజెక్ట్ చేయండి అదేవిధంగా దీన్ని టాప్ వ్యూకు ప్రొజెక్ట్ చేయండి రైట్ సైడ్ కి ప్రొజెక్ట్ చేయండి తప్పేమి లేదు అయితే ఆ వ్యూస్ ను కన్స్ట్రక్ట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి మంచి ఐడియా కాదు అలాంటి వాటిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి దానికి బదులుగా మనం ఏమి చేయవచ్చు ఈ ఆబ్జెక్ట్ ను ఒక పర్టిక్యులర్ థింగ్ గా టర్న్ చేయండి న్యాచురల్ ప్రొజెక్షన్ పొజిషన్ ని ఎంచుకోండి గ్లాస్ బాక్స్ పద్ధతిలో అలైన్ అయ్యే విధంగా దాన్ని కొద్దిగా టర్న్ చేయండి ఇది ఇనీషియల్ కాన్ఫిగరేషన్ మాక్సిమమ్ వ్యూస్ ను మనం చూడగలిగే విధంగా రొటేట్ చేయండి మరియు ఆ విధంగా చేయగలిగితే వ్యూస్ ను కన్స్ట్రక్ట్ చేయడం కూడా మనకు సులభం అవుతుంది కాబట్టి ఈ పద్ధతి బాగుంది ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ యొక్క లాంగెస్ట్ డైమెన్షన్ ని ఫ్రంట్ వ్యూ లో విడ్త్ గా రెప్రెసెంట్ చేయాలని మనం ఫ్రంట్ వ్యూ ను ఎంచుకోవాలి సొ దానిని చూసినట్లయితే ఏవైనా వ్యూస్ ను కన్స్ట్రక్ట్ చేయడానికి ఇవి కొన్ని టిప్స్ మరియు ఎంచుకున్న ఫ్రంట్ వ్యూ నుండి ప్రొజెక్ట్ అయిన ఏదైనా ప్రక్కనే ఉన్న వ్యూస్ న్యాచురల్ పొజిషన్ లో కనిపించాలి ఒకరు ఫాలో అవ్వాలిసిన రెండు టిప్స్ ఇవి ఈ టిప్స్ ను చూద్దాం ఉదాహరణకు మనం ఆటోమొబైల్ కారు కి వ్యూస్ ను కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాము మనం బాటమ్ సైడ్ నుండి చూడటం ద్వారా వ్యూస్ ను కన్స్ట్రక్ట్ చేస్తుంటే బహుశా కారు ఇలా ఉండవచ్చు బహుశా ఈ బాటమ్ లెఫ్ట్ రైట్ మనం కారును ఎలా ఉంచబోతున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు ఈ కారు ఈ రకమైన షేప్ లో ఉందని అనుకుందాం నేను దీన్ని ఫ్రంట్ వ్యూగా పిక్ చేసుకుంటే ఆ వ్యూ ని ఎంచుకునే న్యాచురల్ వే ఇది వ్యూలో ఒకటిగా దీన్ని ఎంచుకోవచ్చు అయితే ఈ పిక్చర్ కి ఇది తగినది కాదు సొ మీరు ఈ రకమైన అంతర్ దృష్టిని కలిగి ఉండాలి ఆ కారును చూసే న్యాచురల్ వే ఏమిటి అని మరియు దానిని ఫ్రంట్ వ్యూ గా తీసుకురండి మనం దీనిని ఫ్రంట్ వ్యూ గా ఎంచుకుంటే ఈ కారుకు ఇది చాలా న్యాచురల్ అయినది కాదు ఉదాహరణకు నేను దీనిని ఫ్రంట్ వ్యూగా పిలుస్తాము మరియు ఆ కారు బాటమ్ నుండి నిజంగా ఆ కారును చూడాలనుకుంటే ఆ విధంగా మారుతుంది సొ ఇది మంచి ఆలోచన కాదు మనం సైడ్ వ్యూస్ ని ఆ విధంగా ఎంచుకుంటే ఇది మంచి ఐడియా కాదు దానికి బదులుగా అదే కారు కోసం మనం ఏమి చేయవచ్చు ఇది మనం ఉంచిన కారు యొక్క ఫ్రంట్ వ్యూ ను చేయగలిగాము సొ గ్లాస్ బాక్స్ పద్ధతిలో కారు ఏదైనా ఇంక్లైన్డ్ గా ఉండవచ్చు కానీ మనం దీనిని డిసైడ్ చేయబోతున్నట్లయితే నేను ఫ్రంట్ వ్యూను కోరుకుంటున్నాం నేను కారును ఆ డైరెక్షన్ లో ఉంచాను సొ కారు ఆ విధంగా వెళుతుంది కాబట్టి మనం దీన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు టాప్ వ్యూ దీని గుండా వెళుతుంది సొ ఇది ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఈ రకమైనది వీల్స్ ఇక్కడకు వెళ్తున్నాయి ఈ వీల్స్ తో మ్యాప్ సరిపోతుంది ఇది మన దగ్గర ఉన్న విండ్షీల్డ్ ఈ మొత్తం విషయం విండ్షీల్డ్ టాప్ పోర్షన్ మళ్ళీ ఇది ఒకదానితో కోయిన్సైడ్ గా ఉంటుంది సొ కారు యొక్క ఈ లైన్ ఈ దానితో కోయిన్సైడ్ అవుతుంది కారు టాప్ పోర్షన్ అక్కడకు వెళుతుంది అది అక్కడ ఎండ్ అవుతుంది మళ్ళీ ఈ పోర్షన్ అక్కడ ఒక ఇంక్లైన్ తో సరిపోతుంది మరియు ఈ వీల్స్ ఇక్కడ ఉన్నాయి సొ కారు కోసం నిజంగా ఏమి డ్రా చేయవచ్చనే దాని యొక్క టాప్ వ్యూ ఇది సైడ్ వ్యూ మనం అక్కడి నుండి చూడాలి దానిపై ప్రొజెక్ట్ చేయండి మనం తెరవడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటి ఇది మనం ఓపెన్ చేయాలనుకుంటున్నాము సొ సైడ్ వ్యూ ఈ డైరెక్షన్ లో వచ్చేది సెకండ్ టిప్ ఇది ఫ్రంట్ వ్యూ కోసం అతి తక్కువ సంఖ్యలో ఉన్న హిడెన్ లైన్స్ ను కలిగి ఉంది సొ వీలైనన్ని చిన్న హిడెన్ లైన్స్ మనం దానిని ఫ్రంట్ వ్యూ కు తీసుకురావాలి ఆ విధంగా కూడా మనం ఫ్రంట్ వైపు ఆ వ్యూ ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసే పొజిషన్ లో ఉంటాము ఈ సింపుల్ ఆబ్జెక్ట్ ను చూద్దాం మనం దీనిని ఫ్రంట్ వ్యూగా ఎంచుకుంటే హిడెన్ లైన్స్ లేవని మనం చూడగలిగే పొజిషన్ లో ఉన్నాం ఈ ఫ్రంట్ వ్యూ కోసం మీరు చూస్తుంటే మనం చూడబోయేది ఇది ఆబ్జెక్ట్ గా ఒక స్టెప్ గా మరియు అది అక్కడ మ్యాప్స్ కు వెళుతుంది అక్కడకు వస్తుంది ఈ లైన్స్ దానితో కోయిన్సైడ్ గా ఉన్నాయి మళ్ళీ ఈ లైన్స్ ఆ విధంగా కోయిన్సైడ్ గా ఉంటాయి సొ మనం ఫ్రంట్ వ్యూను డ్రా చేస్తున్నట్లయితే ఇది అక్కడకు వస్తుంది అక్కడ ఖాళీ పోర్షన్ ఉంది ఇది ఆ పోర్షన్ గుండా వెళుతుంది మరియు టాప్ వన్ అక్కడకు వస్తుంది ఇక్కడ ఒక హోల్ ఉంది కానీ ఈ హోల్ ఇక్కడ గీసిన డాష్డ్ లైన్స్ తో రెప్రెసెంట్ చేస్తుంది ఇది మనం చూడబోయే ఫ్రంట్ వ్యూ మీరు అదే సందర్భంలో టాప్ వ్యూ కోసం గ్లాస్ బాక్స్ పద్ధతిని ఉపయోగించబోతున్నట్లయితే ఈ లైన్ అక్కడకు వస్తుంది ఈ లైన్స్ ఇక్కడ ఉన్నాయి మళ్ళీ మనం దీనిని చూస్తాము ఒక లైన్ ఉంది ఈ సర్కిల్ హిడెన్ లైన్ వలె ఆ సర్కిల్ ఏమైనా అక్కడ మనం చూస్తాము మరియు ఈ మిగిలిపోయిన పోర్షన్ ని మనం ఆ విధంగా టాప్ వ్యూలో చూస్తాము ఈ సర్కిల్లో దాని కోసం రెప్రెసెంట్ చేస్తున్న టాప్ వ్యూ కోసం ఈ మొత్తం బ్లాక్ మనం చూస్తాము ఆ విధంగా మనం నిజంగా గ్లాస్ బాక్స్ ఉపయోగించి ఈ టాప్ వ్యూను కన్స్ట్రక్ట్ చేయవచ్చు సైడ్ వ్యూ మనం దానిని కన్స్ట్రక్ట్ చేస్తున్నట్లయితే ఈ మొత్తం ఆబ్జెక్ట్ ఈ లైన్స్ తో బౌండెడ్ అయి ఉందని చూస్తున్నాం మనం చూడబోయేది ఇక్కడ అటువంటి రకమైన బ్లాక్ ఉంది అప్పుడు అది కొద్దిగా పైకి వెళుతుంది L షేప్ లాగా వస్తుంది మరియు ఆ విధంగా వెళుతుంది మరియు ఇ ది అక్కడకు వస్తుంది అక్కడ ఒక హిడెన్ లైన్ ఉంది సొ ఇది మనం రెప్రెసెంట్ చేసిన సైడ్ వ్యూ సొ మనం దానిని చూస్తున్నట్లయితే ఈ డైరెక్షన్ లో ఫ్రంట్ వ్యూను ఎంచుకుంటే ఈ సర్కిల్ అక్కడ రెప్రెసెంట్ చేస్తుందని మనం చూడవచ్చు కాబట్టి మనం డాష్ డాట్ లైన్స్ ను ఉపయోగించవచ్చు మరియు ఇంటర్నల్ హిడెన్ లైన్స్ మాత్రమే అక్కడకు వస్తుంది ఈ మాక్సిమమ్ డైమెన్షన్స్ ఇక్కడ రెప్రెసెంట్ చేయబడ్డాయి మరియు హిడెన్ లైన్స్ ఆ లెవెల్ కి మాత్రమే వెళ్తాయి ఒకవేళ మనం దానిని ఫ్రంట్ వ్యూ గా ఎంచుకోవడం లేదు కానీ ఈ బ్యాక్ సైడ్ ఉన్నదాన్ని ఫ్రంట్ వ్యూ గా ఎంచుకుంటే ఫిగర్ ఈ విధంగా ఉంటుంది అలాంటప్పుడు మనం ఏమి చేయాలి ఈ సర్కిల్ కనిపిస్తుంది ఏదేమైనా బ్యాక్ సైడ్ నుండి ఈ లైన్ కనిపించడం లేదు మనం దానిని హిడెన్ లైన్ ద్వారా చూపించాలి మనం ఈ వ్యూ ను ఎంచుకుంటే ఈ సర్కిల్ కూడా కనిపించట్లేదు సొ మళ్ళీ మనకు డాష్ లైన్స్ ఉన్నాయి అంటే మనం ఈ వ్యూ ని ఎంచుకుంటే ఒక హిడెన్ లైన్ మరియు రెండవ హిడెన్ లైన్స్ అక్కడ రెప్రెసెంట్ చేయాలి మనం దీనిని ఫ్రంట్ వ్యూ గా ఎంచుకుంటే మన దగ్గర ఒక్క హిడెన్ లైన్ మాత్రమే ఉంది కాబట్టి ఈ టిప్ ద్వారా అతి తక్కువ సంఖ్యలో హిడెన్ లైన్స్ ఉండే వ్యూ ని కూడా ఈ ఫ్రంట్ వ్యూ లాగా ఎంచుకోవచ్చు సొ ఈ డైరెక్షన్ లో మనం దానిని ఎంచుకోవాలి దీనితో పోలిస్తే ఫ్రంట్ వ్యూను ఎంచుకోవడానికి ఇది మంచి చాయిస్ తప్పు ఏమీ లేదు కానీ ఫ్రంట్ వ్యూగా ఏదో ఎంచుకునే స్టాండర్డ్ ప్రొసీజర్ ఈ ఫ్రంట్ వ్యూ అతి తక్కువ సంఖ్యలో హిడెన్ లైన్స్ ను కలిగి ఉండాలి మరియు ఆ ఫ్రంట్ వ్యూ లెవెల్ లో సాధ్యమైనంత ఎక్కువ వివరాలను ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంది సెకండ్ టిప్ అడ్జసెంట్ వ్యూ ను ఎంచుకోవడం తక్కువ సంఖ్యలో హిడెన్ లైన్స్ ను కలిగి ఉన్న వ్యూను ఎంచుకోండి దాని కోసం మనం దీనిని ఫ్రంట్ వ్యూగా ఎంచుకుంటే అడ్జసెంట్ వ్యూ ఈ డైరెక్షన్ లో ఉంటుంది అది ఆ డైరెక్షన్ లో కూడా ఉండవచ్చు మళ్ళీ అదే విషయం మనం ఎంచుకోవలసింది అతి తక్కువ సంఖ్యలో హిడెన్ లైన్స్ కలిగి ఉన్న దానిని ఇది మనం ఎంచుకుంటున్న ఫ్రంట్ వ్యూ మనం దీనిని యూస్ చేస్తామా లేదా దీనిని యూస్ చేస్తామా అనేది మనం చుద్దాం మనం దీన్ని ఎంచుకుంటే హిడెన్ లైన్స్ ఈ లెవెల్ కి వస్తాయి మళ్ళీ హిడెన్ లైన్స్ ఆ లెవెల్ కి వస్తాయి సొ ఈ వ్యూ లో రెండు హిడెన్ లైన్స్ ఉన్నాయి వ్యూ కోసం మనం ఈ డైరెక్షన్ ను ఎంచుకుంటే మనం దీనిని హిడెన్ లైన్ గా కూడా రెప్రెసెంట్ చేయాలి ఇది కూడా హిడెన్ లైన్ మరియు ఇది కూడా హిడెన్ లైన్ అది ఏంటి అంటే మనకు 1 2 మరియు 3 హిడెన్ లైన్స్ ఉన్నాయి సొ న్యాచురల్ గానే ఇది సరైన వ్యూ కాదు మరియు మనం ఎంచుకోవలసినది మంచి వ్యూ గా ఉన్న దీనిని కాబట్టి దీనిని ఉపయోగించకూడదు అదేవిధంగా బాటమ్ వ్యూ ను యూస్ చేయాలా లేదా టాప్ వ్యూ యూస్ చేయాలా అనేది అతి తక్కువ సంఖ్యలో ఉన్న హిడెన్ లైన్స్ మీద ఉంటుంది కాబట్టి మనం ఈ వ్యూ ని ఎంచుకుంటే హిడెన్ లైన్స్ ఆ లెవెల్ కి వస్తాయి ఇది కనిపించేది మనం దానిని ఆ విధంగా రెప్రెసెంట్ చేస్తున్నాము కానీ మనం ఇక్కడ నుండి బాటమ్ వ్యూను ఎంచుకుంటే ఇది హిడెన్ గా ఉంది కాబట్టి మనం చూడబోయేది ఇది హిడెన్ గా ఉంది ఇది కూడా హిడెన్ గా ఉందని ఇది కూడా బాటమ్ వన్ లో హిడెన్ గా ఉంది కాబట్టి దీన్ని పోల్చి చూస్తే మనం దీన్ని పోల్చుతున్నాం ఇక్కడ రెండు హిడెన్ లైన్స్ ఒక హిడెన్ లైన్ కాబట్టి మనం ఈ వ్యూని ఎంచుకోము కానీ ఈ వ్యూని ఎంచుకుంటాము సొ ఇది సరైనది కాదు మరియు ఇది కూడా సరైనది కాదు మనం ఎంచుకోబోయేది ఏమిటంటే డ్రాయింగ్ షీట్ కోసం ఇది ఒకటి మనం ఈ వ్యూస్ ను కూడా చూపించగలము మనకు ఈ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ మరియు సైడ్ వ్యూ ఉన్నప్పుడు ఇవి అవసరం లేదు ఈ మొత్తం 3D ఆబ్జెక్ట్ ను రెప్రెసెంట్ చేయడానికి ఇవి సరిపోతాయి వ్యూస్ తక్కువ సంఖ్యలో ఉండడం ఎల్లప్పుడూ మంచిది సొ మనం న్యాచురల్ గా ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ మరియు సైడ్ వ్యూని కన్స్ట్రక్ట్ చేస్తుంటే ఆ విధంగా అవుతుంది మనం ఆ హోల్స్ ను దగ్గరగా చూస్తుంటే డయామీటర్ ఏమిటో అనే ఇన్ఫర్మేషన్ సెపరేట్ వ్యూ లో ఉంచబడుతుంది వీటి నుండి మనం తెలుసుకోగల పొజిషన్ లో ఉంటాము అదేవిధంగా ఎడ్జెస్ లో ఒకదాని నుండి అది ఎంత దూరంలో ఉందో కూడా మనకు తెలుసు మరియు టాప్ వ్యూ నుండి ఇది సర్క్యులర్ హోల్ లేదా ఎలిప్టికల్ హోల్ కాదా అని స్పష్టంగా గ్రహించే స్థితిలో ఉంటాము మరియు ఈ డైమెన్షన్స్ ఏ లెవెల్ లో ఉన్నాయి అని కాబట్టి మొత్తం ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్న టాప్ వ్యూస్ మరియు ఫ్రంట్ వ్యూ ద్వారా అందించబడుతుంది మిగిలిన ఇన్ఫర్మేషన్ మనం సైడ్ వ్యూ నుండి పొందుతాము ఈ ఆబ్జెక్ట్ గురించి ఎలా దాని గురించి ఆలోచించండి అన్నిటికన్నా ముందు మనం ఒక ఆబ్జెక్ట్ ను గ్లాస్ బాక్స్ లో సరైన విధంగా ఓరియంట్ చేసి ఉంచాలి మరియు ఆ వ్యూస్ ను సింప్లిఫై చేస్తుంది రెండవది ఫ్రంట్ వ్యూ ఏది అనే వ్యూ ను మనం ఎంచుకోవాలి అది పూర్తయిన తర్వాత మనం అడ్జసెంట్ వ్యూ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఈ వ్యూస్ ను కన్స్ట్రక్ట్ చేయడానికి కొంత సమయం కేటాయించి దాని గురించి ఆలోచించండి ఉదాహరణకు మనం దీనిని ఫ్రంట్ వ్యూ గా మరియు దీనిని టాప్ వ్యూ ఎంచుకుంటే కొన్ని డైమెన్షన్స్ సరైనవి కాకపోవచ్చు కాబట్టి ఆబ్జెక్ట్ ఆ విధంగా లోకేట్ అయి ఉంది నేను దీన్ని ఫ్రంట్ వ్యూగా ఎంచుకోబోతున్నాను మనకు సర్కిల్ ఉంటుంది మళ్ళీ మరో సర్కిల్ ఉంటుంది మరియు ఈ మొత్తం రెక్టాంగిల్ బ్లాక్ ఆ విధంగా మారుతుంది టాప్ వ్యూ కోసం మనం ఆ డైరెక్షన్ నుండి చూస్తున్నట్లయితే ఇది పూర్తిగా కనిపిస్తుంది అన్ని డైమెన్షన్లకు తగినంత స్పేస్ లేదు మనం దానిని సరైన విధంగా చూపించే స్థితిలో లేము దానికి బదులుగా మనం ఏమి చేయవచ్చు టాప్ వ్యూ ను చూపించే బదులు ఫ్రంట్ వ్యూ ఈ విధంగా ఉండే విధంగా వస్తువును ఎంచుకోండి మనం సైడ్ వ్యూ చూపించాము కాబట్టి సైడ్ వ్యూ ఆ విధంగా ఉంటుంది ఇది ఆబ్జెక్ట్ గురించి మాక్సిమమ్ డీటైల్స్ ను ఇస్తుంది ఇక్కడ ఇది ఒక సిమ్మెట్రిక్ రకమైన ఆబ్జెక్ట్ లా కనిపిస్తుంది అయితే ఇది ఆ పిక్చర్ యొక్క ఆఫ్సెట్ లొకేషన్ స్పష్టంగా చూపిస్తుంది మరియు మనకు కొంత రకమైన ప్రోట్రూడెడ్ అయిన పోర్షన్ ని కలిగి ఉందని కూడా ఇది చూపిస్తుంది కాబట్టి దీనితో పోలిస్తే ఇది మంచి రెప్రెసెంటేషన్ చేసే మార్గం అదేవిధంగా మనం ఆ డైరెక్షన్ లో కూడా ఫ్రంట్ వ్యూను ఉపయోగించుకోవచ్చు ఏమైనా బాగుంది మరియు ఇతర సైడ్ వ్యూస్ లపై మీకు మాక్సిమమ్ డైమెన్షన్స్ ఇస్తుంది మనం తక్కువ హిడెన్ లైన్స్ ఉన్న దానిని ఫ్రంట్ వ్యూగా మరియు అడ్జసెంట్ వ్యూగా ఎంచుకోవచ్చు ఇక్కడ మనం దీనిని ఫ్రంట్ వ్యూగా చూస్తున్నట్లయితే మనం చేయగలిగేది ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ ను ఆ విధంగా టర్న్ చేయండి అది ఆ విధంగా వస్తుంది దానిని పూర్తిగా 90 డిగ్రీస్ రొటేట్ చేయండి రొటేట్ చేసిన తరువాత మనకు ఏ వ్యూ అయితే వస్తుందో అది ఫ్రంట్ వ్యూ మరియు ఆ ఆబ్జెక్ట్ యొక్క సైడ్ వ్యూ నుండి చూడండి అప్పుడు ఇది ఒకటి అవుతుంది కాబట్టి ఈ క్లాస్ ఎండ్ లో మీరు ఆబ్జెక్ట్ ఆధారంగా ఈ ఉదాహరణలను గెస్ చేయండి ఏదైనా ఆబ్జెక్ట్ ను బహుశా మౌస్ బహుశా మీ పెన్ డ్రాయింగ్ షీట్ స్కేల్ వంటి రకమైన వస్తువులను ఒక రకమైన ఓరియంటేషన్ లో ఉంచండి గ్లాస్ బాక్స్ పద్ధతిని ఉపయోగించి ఫ్రంట్ వ్యూ ఏది సైడ్ వ్యూ టాప్ వ్యూ మరియు బాటమ్ వ్యూ ఏమిటో ఊహించుకోవడానికి ప్రయత్నించండి ఈ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ గురించి మరిన్ని వివరాలని మనం నెక్స్ట్ లెక్చర్ లో చూద్దాం